మనము మరోసారి DC మెషిన్స్ కు తిరిగి వచ్చాము మనము చివరి తరగతిలో DC మెషిన్ యొక్క ప్రాథమిక కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ చూసాము ముందుగా ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ మరియు రైట్ హ్యాండ్ రూల్ తో మొదలు పెట్టాము రైట్ హ్యాండ్ రూల్ జనరేటర్ కి మరియు లెఫ్ట్ హ్యాండ్ రూల్ మోటార్ లకు వర్తిస్తుంది అని చెప్పాము ఆ తరవాత కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ గురించి ప్రారంభించాము DC మెషిన్ లో స్టేటార్ ఫీల్డ్ సిస్టమ్ ని అకామిడేట్ చేస్తుంది ఇంకా రోటర్ ఆర్మేచర్ సిస్టమ్ ని అకామిడేట్ చేస్తుంది అని కూడా తెలుసుకున్నాము కానీ ఇది అన్ని మెషిన్స్ లలో నిజము కాదు ఇది DC మెషిన్స్ లో మాత్రమే చూడగలిగే ప్రత్యేక లక్షణం ఎందుకంటే ప్రాథమికంగా మీరు సింక్రోనస్ మెషిన్ లో ఫీల్డ్ సిస్టమ్ ని గమనిస్తే అది నిజానికి రోటర్ లోపల అకామిడేట్ అయి ఉంటుంది అదే ఆర్మేచర్ అయితే స్టేటార్ లోపల అకామిడేట్ అయి ఉంటుంది ఎందుకంటే కొన్ని రకాల కారణాల వలన నేను సాధారణంగా వాటిలో ఉండే పొటెన్షియల్ అవరోధాలను కారణంగా చెబుతాను వాటిని మనము సింక్రోనస్ మెషిన్స్ ని డిస్కస్ చేసేటపుడు తెలుసుకుందాము మనము డిస్కస్ చేయబోయే చివరి మెషిన్ ఇదే దాదాపుగా ఈ కోర్స్ యొక్క చివరలో ఈ మెషిన్స్ గురించి మనము డిస్కస్ చేస్తాము కాబట్టి DC మెషిన్ లో మనము స్టేటార్ ప్రాథమికంగా ఫీల్డ్ సిస్టంను కలిగి ఉంటుందని మరియు దానిని తప్పనిసరిగా దాని స్వంత క్రాస్ సెక్షన్ రూపంలో కొంతవరకు ఈ విధంగా చూపించాము కావున ఇది నార్త్ పోల్ అవుతుంది మరియు ఇది సౌత్ పోల్ అవుతుంది ఇది యోక్ రీజియన్ ఫీల్డ్ లైన్స్ దాదాపుగా ఇలా వెళ్తాయి ఆ తర్వాత వాటి పాత్ ను ఇలా పూర్తి చేస్తాయి మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఈ విధంగా ఉంటాయి మరియు ఇది వాస్తవానికి ఎలక్ట్రో మ్యాగ్నెట్ అయితే మనం ఈ ఫీల్డ్ పైభాగంలో కండక్టర్లను కలిగి ఉంటాము అని చెప్పుకున్నాము మరియు ఇది వాస్తవానికి బోర్డులోకి వెళుతున్నట్లు ఊహించుకోండి కాబట్టి మనము కండక్టర్లు కూడా మెషిన్ లోపలికి వెళ్లి పోల్ చుట్టూ చుట్టబడిన విధంగా కలిగి ఉంటాము ఇప్పుడు ఇది అన్ని సంభావ్యతలలో ఇది డాట్ గా ఉండాలి మరియు ఇది క్రాస్ గా ఉండాలి దీనివలన చిత్రంలో చూపిన విధంగా నాకు మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి అప్పుడు మాత్రమే అవి వీటిని నార్త్ పోల్ మరియు సౌత్ పోల్ గా చేస్తాయి మనము వైండింగ్ అరేంజ్మెంట్స్ ను కూడా చూశాము ప్రారంభంలో నేను మీకు ఒక నిర్దిష్ట కాయిల్ యొక్క రెండు వైపులా మాత్రమే చూపించాను మరియు రోటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో లేదా యాంటి క్లాక్వైస్ డైరెక్షన్ లో రొటేట్ చేయబడిందా అనే దానిపై ఆధారపడి వాటిలో ఒకటి డాట్ గా ఉంటుందని మరొకటి క్రాస్ అవుతుందని నేను చెప్పాను అయితే ఖచ్చితంగా రెండూ వ్యతిరేక పొలారిటీ కలిగి ఉంటాయి ఒకవేళ ఒకటి డాట్ అయితే మరొకటి క్రాస్ అవుతుంది మరియు మనము ల్యాప్ మరియు వేవ్ అని పిలిచే రెండు వేర్వేరు పద్ధతిలో వైండింగ్ ఏర్పాటు చేయవచ్చని చెప్పాము రోటర్ యొక్క వెలుపలి అంచున ఉంచిన పలు కండక్టర్లను నేను చూపిస్తున్నాను కాబట్టి రొటేషన్ యొక్క డైరెక్షన్ యాంటిక్లాక్వైస్ లేదా ఏదైనా అని నేను చెప్పగలిగితే అప్పుడు నేను వాటిలో కొన్ని డాట్ కలిగి ఉండవచ్చు ఈ సందర్భంలో మరొక వైపు క్రాస్ కలిగి ఉంటాయి అని చెప్పగలను మరియు సుమారుగా రెండు వైపులా సమాన సంఖ్యలో వైండింగ్లు కలిగి ఉంటాను ఏ పోల్ కు సమీపంలో లేనటువంటివి అటువంటిది మరియు ఇది అదే విధంగా వీటిలో ఒకటి కావచ్చు ఇక్కడ ఇంటర్ పోలార్ రీజియన్ లోనివి ఇంటర్ పోలార్ రీజియన్ అంటే రెండు పోల్స్ మధ్య లో ఉండే ప్రాంతం రెండు పోల్స్ మధ్యన అవి వాస్తవానికి ఎక్కువ కరెంట్ కలిగి ఉండవు అవి వాస్తవానికి రెండు పోల్స్ కస్ప్ లో ఉన్నాయి నాకు నార్త్ పోల్ యొక్క సరిహద్దు రేఖ మరియు సౌత్ పోల్ యొక్క సరిహద్దు రేఖ ఉంది తర్వాత నేను నార్త్ పోల్ యొక్క సరిహద్దు రేఖ మరియు సౌత్ పోల్ యొక్క సరిహద్దు రేఖ కలిగి ఉన్నాను కావున వాటి ద్వారా ఎటువంటి కరెంటు ప్రవాహం ఉండదు వాస్తవానికి అవి డాట్ నుండి క్రాస్ లేదా క్రాస్ నుండి డాట్ కు మారుతున్నాయి దీనివల్ల మీరు చాలా తక్కువ కరెంట్ కలిగి ఉంటారు మీలో కొందరు చివరి తరగతిలో మనము వైండింగ్ డయాగ్రమ్ గీస్తున్నప్పుడు పాయింట్ అవుట్ చేశారు మనము ఇక్కడ ఏదేని నార్త్ పోల్ మరియు ఇక్కడ సౌత్ పోల్ తీసుకుంటే సౌత్ పోల్ లేదా నార్త్ పోల్ యొక్క ప్రారంభంలో ఎక్కడో ఉన్న కండక్టర్లు వాటిలో ఒకటి డాట్ గా ఉంది వాటిలో ఒకటి క్రాస్ అయి ఉండవచ్చు బహుశా ఏదో ఒకటి కరెంట్ను అప్ వార్డ్ డైరెక్షన్లో తీసుకువెళుతుంది మరొకటి కరెంట్ను డౌన్ వార్డ్ డైరెక్షన్లో తీసుకువెళుతుంది అవి ఒకదానికొకటి పక్కనే ఉన్నాయి అది ఎలా ఉంటుంది ఈ విద్యార్థులలో కొంతమందికి ఆ ప్రశ్న తలెత్తింది దయచేసి అర్థం చేసుకోండి కస్ప్లో అవి ఎక్కువ కరెంట్ను కలిగి ఉండవు ఎందుకంటే మీరు కరెంట్ను దాని డైరెక్షన్ పూర్తిగా డాట్ నుండి క్రాస్ మరియు క్రాస్ నుండి డాట్గా మారుతున్నట్లు చూస్తున్నారు కాబట్టి అవి ఆపోజిట్ పొలారిటీ కలిగి ఉన్నప్పటికీ అది అంతగా పట్టింపు లేదు ఎందుకంటే అవి మార్పు అంచున ఉన్నాయి ఏమైనప్పటికీ కరెంట్ను పాజిటివ్ నుండి నెగెటివ్గా లేదా నెగటివ్ నుండి పాజిటివ్గా మార్చే ఈ ప్రక్రియను మనము కమ్యుటేషన్ అని పిలుస్తాము దీని గురించి మనము వివరంగా చర్చిద్దాము కానీ ఈ రోజు కాదు తరువాత తరగతిలో ఎందుకంటే మొదట మనం DC మెషిన్ కి EMF సమీకరణాలు మరియు టార్క్ సమీకరణాన్ని అర్థం చేసుకోవాలి తర్వాత DC మిషన్ ను క్లాసిఫై చేస్తాము క్లాసిఫికేషన్ చేసిన తర్వాత వాటిలో ప్రతి ఒక్కటి ఎలా పనిచేస్తాయో చూద్దాము మరియు వాటిలో ప్రతి ఒక్కటి పనిచేసే విధానాన్ని వివరంగా చూస్తున్నప్పుడు కమ్యుటేషన్ ని కూడా పరిశీలిస్తాము ల్యాప్ వైండింగ్ మరియు వేవ్ వైండింగ్కు సంబంధించి చివరి తరగతిలో మనము చెప్పిన వాటిని తిరిగి గుర్తు తెచ్చుకుందాము ల్యాప్ వైండింగ్ లో వాస్తవానికి మనము ఫోల్డ్ బ్యాక్ కలిగి ఉంటాము అంటే అవి తప్పనిసరిగా అలా చూడబడతాయి నేను ఈ విధంగా ఒక వైండింగ్ చుట్టూ వెళ్లడాన్ని కలిగి ఉంటే అది తిరిగి ఫోల్డ్ అవుతుంది కనుక ఇది ఒకదానితో ఒకటి ల్యాపింగ్ లేదా ఓవర్ ల్యాపింగ్ చెందుతుంది కాబట్టి దీనిని లాప్ వైండింగ్ అని పిలుస్తాము ఇది తప్పనిసరిగా వెనుకకు ఫోల్డ్ చేయబడుతుంది అయితే వేవ్ వైండింగ్ నిరంతరం ముందుకు వెళుతుంది అది వెనుకకు ఫోల్డ్ అవదు అది ఏమాత్రం తిరిగి ఫోల్డ్ అవదు కాబట్టి నేను సిలిండర్ యొక్క మొత్తం చుట్టుకొలతను కవర్ చేసే వరకు వైండింగ్ తప్పనిసరిగా కొనసాగుతూనే ఉంటుంది మరియు ఆ తర్వాత మాత్రమే అది తిరిగి వెనుకకు ఫోల్డ్ అవుతుంది కనుక ఇది మరింత ముందుకు వెళ్ళబోతోంది అందువల్ల నేను నిజంగా నిర్మాణాన్ని చూస్తే నేను లాప్ వైండింగ్ ఇలా కలిగి ఉండబోతున్నాను నేను మూడు టర్న్స్ కలిగి ఉన్నట్లయితే మూడు టర్న్స్ ఇలా వస్తాయి ఒక బ్రష్ ఇక్కడకు వస్తుంది తర్వాత మరో మూడు టర్న్స్ నేను మరో బ్రష్ ఇక్కడ కలిగివుంటాను మరో మూడు టర్న్స్ వస్తాయి మరియు నాకు మరో బ్రష్ ఇక్కడ వస్తుంది మరియు ఈ రెండు బ్రష్ల మధ్య మరో మూడు టర్న్స్ ఉంటాయి అది ఈ విధంగా ఉంటుంది కాబట్టి నేను తప్పనిసరిగా ఇలా చూస్తున్నాను ఇది 4 పోల్ మిషిన్ అయితే ఉదాహరణకు ఇది నార్త్ పోల్ కి అనుబంధంగా ఉన్న ప్లస్ అవుతుంది ఇది కూడా ప్లస్ అవుతుంది ఇది మైనస్ అవుతుంది మరియు ఇది కూడా మైనస్ అవుతుంది మరియు రెండు ప్లస్లు వేర్వేరు వోల్టేజ్లలో లేవని నిర్ధారించుకోవడానికి సాధారణంగా అవి మందపాటి కాపర్ కండక్టర్తో ఎక్స్టర్నల్ గా షార్ట్ సర్క్యూట్ చేయబడతాయి కాబట్టి మనము ఈ రెండింటిని షార్ట్ సర్క్యూట్ చేసేలా మందపాటి కాపర్ కండక్టర్లు కలిగి ఉంటాము అదేవిధంగా మరొక మందపాటి కాపర్ కండక్టర్ ఈ రెండింటినీ ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ చేస్తుంది కావున అది ఇలా ఉంటుంది కాబట్టి నేను మొత్తం విషయాన్ని డయాగ్రమ్ రూపంలో వ్రాయగలను ఇక్కడ పాజిటివ్ బస్ లొకేట్ చేయబడి ఉన్నట్లుగా అది ఇక్కడ లొకేట్ చేయబడి ఉన్న నెగటివ్ బస్ మరియు ఇది పాజిటివ్ గా ఉంది ఇది నెగటివ్ గా ఉంది కాబట్టి నేను నిజంగా ఈ రెండింటి మధ్య నా లోడ్ ని కనెక్ట్ చేస్తాను బహుశా ఈ రెండింటి మధ్యన బహుశా లోడ్ ఒక రెసిస్టర్ కావచ్చు లోడ్ ఒక DC మోటారు కావచ్చు అది ఏమైనా కావచ్చు నేను ఈ విధంగా లోడ్ను కనెక్ట్ చేస్తున్నాను మరియు ఈ రెండింటి మధ్య నాకు వాస్తవానికి టర్న్స్ ఉన్నాయి దీని కోసం మూడు టర్న్స్ దీని కోసం మరో మూడు టర్న్స్ దీనికి మరో మూడు టర్న్స్ మరియు మరో మూడు టర్న్స్ ఇది ఇలా ఉంటుంది కాబట్టి ఇది ల్యాప్ వైండింగ్ యొక్క అమరిక దయచేసి గమనించండి ఇక్కడ పోల్స్ సంఖ్యతో సమానమైన పారలల్ పాత్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ నుండి వచ్చే కరెంటు Ia అయితే ఆర్మేచర్ కరెంట్ అయితే దానికి అనుగుణంగా కరెంట్ను క్యారీ చేసే లోడ్ను కలిగి ఉండబోతున్నాను అప్పుడు ఈ పారలల్ పాత్స్ ప్రతి ఒక్కటి కరెంట్ ను సుమారు Ia4 గా కలిగి ఉంటాయి నా మెషిన్ అరేంజ్మెంట్ లో 4 పోల్స్ ఉంటే వాటిలో ప్రతి ఒక్కటి Ia4 గా ఉంటాయి దీనికి బదులుగా అది వేవ్ వైండింగ్ అయితే నేను బహుశా ఒక వైపు ఒక బ్రష్ను మరో వైపు మరొక బ్రష్ను కలిగి ఉండబోతున్నాను మరియు నేను మళ్ళీ 12 కాయిల్స్ లేదా 12 టర్న్స్ ఉన్నాయి అని ఊహించుకుంటే నేను ఒక వైపు 6 టర్న్స్ మరియు మరొక వైపు కూడా 6 టర్న్స్ కలిగి ఉంటాను అది ఈ విధంగా ఉండబోతోంది 6 6 పూర్తిగా 12 టర్న్స్ చేస్తుంది దీనివలన నాకు రెండు పారలల్ పాత్స్ మాత్రమే ఉన్నాయి ఇవన్నీ సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉన్నాయని దయచేసి గమనించండి కాబట్టి వోల్టేజ్ రేటింగ్ ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నేను పూర్తిగా 6 టర్న్స్ కలిగి ఉండబోతున్నాను అంటే 12 కండక్టర్లు సిరీస్లో నిరంతరం కనెక్ట్ చేయబడి ఉంటాయి అందువల్ల నేను అధిక వోల్టేజ్ రేటింగ్ను పొందబోతున్నాను కాబట్టి ఇది ల్యాప్ వైండింగ్కు అనుగుణంగా ఉంటుంది అయితే ఇది వేవ్ వైండింగ్కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ల్యాప్ వైండింగ్ అధిక కరెంట్ తక్కువ వోల్టేజ్ మెషీన్ కోసం అని చెప్పి చివరి తరగతిని పూర్తి చేసాము అయితే ఇది తక్కువ కరెంట్ మరియు ఎక్కువ వోల్టేజ్ మెషీన్ అవుతుంది కావున ఇది సాధారణంగా మనం డిజైన్ చేసే విధానము మనము ఏ విధమైన పవర్ రేటింగ్ కు డిజైన్ చేస్తున్నాము అనేదానిపై ఆధారపడి దీనిని డిజైన్ చేస్తాము ఇది మొదటి ప్రమాణం అవుతుంది తరువాత తదుపరి ప్రమాణం వోల్టేజ్ ఎక్కువగా ఉందా లేక కరెంట్ ఎక్కువగా ఉందా అని చూడాలి మరియు తదనుగుణంగా మనము వైండింగ్ను ఎన్నుకుంటాము అది సాధారణంగా జరుగుతుంది ఈ నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని మెషిన్ యొక్క EMF సమీకరణం మరియు టార్క్ సమీకరణాన్ని చూడటానికి ప్రయత్నిద్దాము ప్రాథమికంగా బయోట్ సెవొర్ట్స్లా మరియు ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ మరియు రైట్ హ్యాండ్ రూల్ అనే ప్రాథమిక సిద్ధాంతాలు ఫోర్స్ ను మరియు ఇండ్యూస్డ్ EMFను లెక్కించడానికి ఒక మార్గాన్ని ఇస్తాయి మీరు ఖచ్చితంగా ఇది చదివి ఉంటారు నేను l లెంగ్త్ గా కలిగిన ఒక కండక్టర్ కలిగి ఉన్నప్పుడు అది ఫ్లక్స్ డెన్సిటీ B గా కలిగిన మాగ్నెటిక్ ఫీల్డ్ లో కదులుతుంటే ఒకవేళ కండక్టర్ కదులుతున్న వేగాన్ని నేను v అని చెబితే Blv అనేది వాస్తవానికి l లెంగ్త్ గా కలిగిన ఆ నిర్దిష్ట కండక్టర్ కు ఇండ్యూస్డ్ EMF అవుతుంది కాబట్టి మనం సాధారణంగా నేను ఈ విధంగా B ను కలిగి ఉన్నట్లుగా వ్రాస్తాను నేను నా v ని సరిగ్గా దీనికి పర్పెండక్యులర్ గా కలిగి ఉండబోతున్నాను ప్రాథమికంగా ఈ రెండింటికీ పర్పెండక్యులర్ గా నేను ఇండ్యూస్డ్ EMF ను కలిగి ఉంటాను అది ఇలా ఉంటుంది అదేవిధంగా నేను B మరియు i కలిగి ఉన్నప్పుడు ఇక్కడ వచ్చే ఫోర్స్ ను నేను వ్రాయగలగాలి అంటే ఫ్లక్స్ డెన్సిటీ Bగా కలిగిన మాగ్నెటిక్ ఫీల్డ్ లో పొడవు l గా కలిగిన కరెంట్ క్యారీ చేస్తున్న కండక్టర్ను ఉంచినట్లయితే అది ఫోర్స్ ను క్రియేట్ చేస్తుంది అది వాస్తవానికి Bil అవుతుంది ఇక్కడ i అనేది కండక్టర్ చేత క్యారీ చేయబడిన కరెంట్ B అనేది కండక్టర్ ఉంచబడిన ప్రాంతంలోని ఫ్లక్స్ డెన్సిటీ మరియు l కండక్టర్ యొక్క పొడవు కాబట్టి ఇది రెండింటికి పర్పెండక్యులర్ గా ఉంటుంది వాస్తవంగా కరెంట్ క్యారీ చేస్తున్న కండక్టర్ల పొడవు ఏ ప్లేన్లో ఉంచబడిందో మరియు ఫ్లక్స్ డెన్సిటీని మనం ఏ ప్లేన్ లో చూస్తున్నామో ఆ రెండింటికి ఇది పర్పెండక్యులర్ గా ఉంటుంది కాబట్టి మనము ఈ రెండు వ్యక్తీకరణలను వాస్తవానికి DC మెషిన్ లో టార్క్ యొక్క విలువ ఏమిటో మరియు అదేవిధంగా DC మెషిన్ లో ఇండ్యూస్ అయిన వోల్టేజ్ విలువ ఏమిటో తెలుసుకోవడానికి ఉపయోగిస్తాము ఈ రెండింటినీ మనము ఈ రెండు సమీకరణాల ద్వారా చూడబోతున్నాం కాబట్టి వాస్తవానికి DC మెషిన్లో పోల్ కు ఫ్లక్స్ ఎంతో చూద్దాము మీరు గుర్తు తెచ్చుకుంటే మనము మాగ్నెటిక్ సర్క్యూట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనము దీన్ని గీసాము మనము ఇలా చెప్పుకున్నాము నాకు ఇక్కడ మ్యాగ్నెటిక్ పోల్ ఉంటే నేను ఇక్కడ సౌత్ పోల్ కలిగి ఉన్నాను మరియు బహుశా నేను If కరెంటు ఇక్కడ పంపబోతున్నాను If అనేది నేను మాట్లాడుతున్న ఫీల్డ్ కరెంట్ కావున నేను ఫీల్డ్ కరెంట్గా పంపుతున్నది If మరియు నేను ఒక పోల్ కు టర్న్స్ సంఖ్యను Nf గా పిలుస్తున్నాను నేను ఫీల్డ్ వైండింగ్ గురించి ప్రతిదీ మాట్లాడుతున్నాను అందువలన NfIf ప్రతి పోల్ కు MMF గా ఉంటుంది పోల్ కు MMF గా లభించేది NfIf మరియు నేను ఖచ్చితంగా మాగ్నెటిక్ సర్క్యూట్ యొక్క రిలక్టన్స్ ఏమిటో చాలా స్పష్టంగా లెక్కించగలగాలి నేను ఇక్కడ రోటర్ కలిగి ఉండబోతున్నాను నేను ప్రస్తుతం కండక్టర్లను చూపించడం లేదు మరియు ఎయిర్ గ్యాప్ విడ్త్ పరిమితంగా ఉండేలా రోటర్ వీలైనంత ఎక్కువ మార్గాలను ఆక్రమించటానికి ప్రయత్నిస్తుంది ఒకవేళ ఎయిర్ గ్యాప్ విడ్త్ చాలా పెద్దదిగా ఉంటే ఫీల్డ్ స్ట్రెంగ్త్ యొక్క నిర్దిష్ట విలువను ఉత్పత్తి చేయడానికి నాకు ఖచ్చితంగా చాలా ఎక్కువ MMF అవసరం దీనివలన ఏదైనా ఎలక్ట్రికల్ మెషీన్ల విషయంలోఎయిర్ గ్యాప్ చాలా తక్కువగా ఉందని నేను నిర్ధారించుకోవాలనుకుంటున్నాను కానీ రోటర్ స్టేటార్ను తగలకుండా రొటేట్ కాగలిగే అంత పెద్దదిగా ఉండాలి అది స్టేటార్ను తగలకూడదు అందువలన అది స్టేటార్ నుండి ఎటువంటి అడ్డంకులు లేకుండా తిరగ గలదు కావున నేను రోటర్ స్వేచ్ఛగా తిరగ గలిగేలా ఎయిర్ గ్యాప్ యొక్క సరైన రూపకల్పన చేయవలసి ఉంది అయితే అదే సమయంలో చాలా పెద్ద ఫీల్డ్ కరెంట్ లేదా మాగ్నెటైజింగ్ కరెంట్ను డిమాండ్ చేసేంత ఎక్కువగా ఎయిర్ గ్యాప్ ఉండకూడదు ఇది ప్రాథమికంగా మనం చేసే పని అది ఖచ్చితంగా జరిగేలా మనం చూడాలి ఇప్పుడు నేను మొత్తం ఫీల్డ్ లైన్ను పరిశీలిస్తే అది ఇలా వెళుతుంది మరియు దాని మార్గాన్ని ఈ విధంగా పూర్తి చేస్తుంది అదేవిధంగా నేను ఫీల్డ్ లైన్ ఇలా వెళ్లడాన్ని కలిగి ఉంటాను కాబట్టి ఈ మాగ్నెటిక్ సర్క్యూట్ పాత్ కి అనుగుణమైన రిలక్టన్స్ ను నేను స్పష్టంగా లెక్కించగలుగుతాను ఉదాహరణకు నార్త్ పోల్ అందించే రిలక్టన్స్ ఏమైనా ఉంటే దాని తర్వాత నేను ఎయిర్ గ్యాప్ రిలక్టన్స్ ను కలిగి ఉంటాను ఇండక్టెన్స్ కాదు ఎయిర్ గ్యాప్ యొక్క రిలక్టన్స్ మరియు నేను ఆర్మేచర్ యొక్క రిలక్టన్స్ ను కలిగి ఉంటాను నేను మళ్ళీ ఎయిర్ గ్యాప్ యొక్క రిలక్టన్స్ ను కలిగి ఉండబోతున్నాను మరియు సౌత్ పోల్ యొక్క రిలక్టన్స్ రూపంలో ఇంకొకటి నేను కలిగి ఉండబోతున్నాను ఆ తర్వాత నేను ఈ వైపు యోక్ రిలక్టన్స్ ను కలిగి ఉంటాను మరియు నేను ఖచ్చితంగా యోక్ యొక్క మరొక వైపు రిలక్టన్స్ ను కలిగి ఉంటాను నేను వాటిని ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయాలి మరియు చివరికి నేను ఇక్కడ ఒక MMF ఉన్నట్లు చూపించబోతున్నాను ఇక్కడ మరో MMF ఉంది ఇక్కడ రెండు MMF లు ఒకటి నార్త్ పోల్ కి అనుగుణంగా మరొకటి సౌత్ పోల్ కి అనుగుణంగా ఉంటుంది మనము మాగ్నెటిక్ సర్క్యూట్లకు సంబంధించిన క్యాలిక్యులేషన్స్ చర్చిస్తున్నప్పుడు ఇది ఇప్పటికే గీసాము అందువల్ల నేను ఇక్కడ ప్లస్ మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ కలిగి ఉండబోతున్నట్లు చూపించవలసి ఉంది కాబట్టి ఇది కూడా NfIf అయితే ఇది కూడా NfIf అది ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇది ఒక పోల్ ప్రకారం ఎంత ఫ్లక్స్ ఉత్పత్తి అవుతుందో తెలియజేస్తుంది నేను క్యాలిక్యులేట్ చేయగలను ఎందుకంటే నేను నిర్వచించబడిన ఒక స్పష్టమైన మ్యాగ్నెటిక్ సర్క్యూట్ కలిగి ఉన్నాను కావున నేను ఒక పోల్ కు ఎంత ఫ్లక్స్ ఉత్పత్తి అవుతుందో క్యాలిక్యులేట్ చేయగలను అందువలన నన్ను ఇలా చెప్పనివ్వండి DC మెషిన్ లో ఒక పోల్ కు ఉత్పత్తి అయిన ఫ్లక్స్ ϕ వెబర్స్ మరియు ఒకవేళ నేను పూర్తి ఆర్మేచర్ కండక్టర్లను చూస్తే అవన్నీ ఈ ఏరియాను ఆక్యుపై చేస్తాయి ఈ సిలిండర్ యొక్క మొత్తం సర్ఫేస్ ఏరియాను ఆక్యుపై చేస్తాయి కాబట్టి ఈ సిలిండర్ యొక్క రేడియస్ సుమారుగా r అని నేను చెబితే 2rl అనేది ఏరియా లేదా సిలిండర్ యొక్క కర్వుడ్ సర్ఫేస్ ఏరియా అవుతుంది నా దగ్గర 4 పోల్స్ లేదా 8 పోల్స్ ఉంటే ఈ పోల్ ప్రతి ఒక్కటి వాస్తవానికి కొంత మొత్తంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ను సర్క్యులేట్ చేస్తాయి కాబట్టి పూర్తి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ లేదా ఒకవేళ P పోల్స్ ఉంటే P సంఖ్య గల పోల్స్ కోసం నేను పొందగలిగే ఫ్లక్స్ లోపలి ఏరియాలో లేదా స్టేటార్ యొక్క లోపలి కర్వుడ్ సర్ఫేస్ ఏరియాలో మొత్తం ఫ్లక్స్ ØP అవుతుంది ఇది వాస్తవానికి రోటర్ యొక్క బయటి అంచున ఉన్న అన్ని కండక్టర్లచే ఎదుర్కో బడుతుంది ఆర్మేచర్ కండక్టర్లచే విజువలైజ్ చేయబడే ఫ్లక్స్ డెన్సిటీ B P2rl ఎందుకంటే 2rl అనేది ఆర్మేచర్ యొక్క మొత్తం సర్ఫేస్ ఏరియా మరియు స్టేటార్ మరియు రోటర్ మధ్య ఎయిర్ గ్యాప్ లో లభించే మొత్తం ఫ్లక్స్ ϕP కావున P2rl సుమారుగా ఫ్లక్స్ డెన్సిటీ B అవుతుంది కాబట్టి నా దగ్గర ఇప్పుడు B ఉంది నేను Blv యొక్క క్యాలిక్యులేషన్ చూడాలి నేను ఈ ఆర్మేచర్ను ω rads వేగంతో రొటేట్ చేస్తుంటే నేను ప్రాథమికంగా ప్రతి కండక్టర్ లీనియర్ వెలాసిటీని vr గా కలిగి ఉంటాను అని చెప్పగలను ω అనేది rads లో రొటేషనల్ స్పీడ్ మరియు l అనేది కండక్టర్ యొక్క పొడవు కాబట్టి నేను ఇప్పుడు ఇలా చెప్పగలను ప్రతి కండక్టర్ లో ఇండ్యూస్ అయిన EMFBlv P2rll P2 P2 ఇది ఒక కండక్టర్ లో ఇండ్యూస్ అయిన EMF అప్పుడు నేను ఒక టర్న్ లో ఇండ్యూస్ అయిన EMF తెలుసుకోవాలి ఎందుకంటే సిరీస్లో కలిపి కనెక్ట్ చేయబడిన ఈ రెండు కండక్టర్లను మనము ఒక టర్న్ అని పిలుస్తాము కాబట్టి నేను ఇలా చెప్పగలను emfturn 2P2P volts ఇప్పుడు నేను అన్ని టర్న్స్ సిరీస్లో కనెక్ట్ అవుతున్నాయా లేదా కొన్ని టర్న్స్ సిరీస్లో కనెక్ట్ చేయబడి తరువాత అవి పారలల్ గా కనెక్ట్ అవుతున్నాయా అని చెక్ చేయాలి అది ల్యాప్ వైండింగ్ లేదా వేవ్ వైండింగ్ అనే దానిపై ఆధారపడి నేను ప్రాథమికంగా వేర్వేరు సంఖ్యల టర్న్స్ సిరీస్లో మరియు వేర్వేరు సంఖ్యలో టర్న్స్ పారలల్ గా కనెక్ట్ చేయబడడాన్ని కలిగివుంటాను కావున సాధారణంగా నేను ఇలా చెప్పబోతున్నాను ఆర్మేచర్లోని పారలల్ పాత్ ల సంఖ్య a అందువలన ఒకవేళ నేను వేవ్ వైండింగ్ గురించి మాట్లాడుతుంటే a 2 నేను ల్యాప్ వైండింగ్ గురించి మాట్లాడుతుంటే a P నన్ను దీనిని రాయనివ్వండి aP ల్యాప్ వైండింగ్ ఆర్మేచర్ కోసం a 2 వేవ్ వైండింగ్ ఆర్మేచర్ కోసం మొత్తం కండక్టర్ల సంఖ్య Z అనుకుంటే పారలల్ పాత్ లో టర్న్స్ సంఖ్య Z2a ఇప్పుడు నేను చేయాల్సిందల్లా ఒక టర్న్ లో ఇండ్యూస్ అయిన EMF ఏదైతే ఉందో దానిని పారలల్ పాత్ లో టర్న్స్ సంఖ్య ద్వారా గుణించాలి అది మీకు ఉత్పత్తి అయ్యే మొత్తం వోల్టేజ్ను ఇస్తుంది కాబట్టి నేను ఇలా చెప్పగలను ఆర్మేచర్ యొక్క వోల్టేజ్ రేటింగ్ PZ2a ఇక్కడ a 2 అది వేవ్ వైండింగ్ ఆర్మేచర్ అయితే a P అది నిజంగా ల్యాప్ వైండింగ్ ఆర్మేచర్ అయితే కాబట్టి నేను దీన్ని కొద్దిగా భిన్నంగా వ్రాస్తాను P అనేది వాస్తవానికి ఇచ్చిన మెషీన్ కోసం ఇప్పటికే నిర్ణయించబడిన పోల్స్ సంఖ్య Z అనేది కండక్టర్ల సంఖ్య ఇది ఇచ్చిన మెషిన్ కి కూడా నిర్ణయించబడుతుంది ఇచ్చిన మెషిన్ కి a కూడా నిర్ణయించబడుతుంది 2π ఒక కాన్స్టెంట్ కాబట్టి నేను ఇలా వ్రాయబోతున్నాను ఆర్మేచర్ యొక్క వోల్టేజ్ రేటింగ్PZ2aPZ2a Φ అనేది వాస్తవానికి ఒక పోల్ కు ఫ్లక్స్ మరియు నేను ఫీల్డ్ కరెంట్ను పెంచడం లేదా ఫీల్డ్ కరెంట్ను తగ్గించడం ద్వారా ఫ్లక్స్ మార్పు చేయగలను సాధారణంగా మనము మిషన్ యొక్క రేటెడ్ ఫ్లక్స్ ఏదైతే ఉందో ఆ రేటెడ్ ఫ్లక్స్ వద్ద దానిని ఆపరేట్ చేయడానికి ప్రయత్నిస్తాము కానీ కొన్ని కారణాల వల్ల నాకు తక్కువ వోల్టేజ్ కావాలి అనుకుంటే నేను ఫ్లక్స్ ను తగ్గిస్తాను సాధారణంగా నేను రేటెడ్ ఫ్లక్స్ వద్ద ఆపరేట్ చేయాలనుకుంటున్నాను అదేవిధంగా నేను దీనిని ఏ స్పీడ్తో తిప్పాలి అనుకుంటున్నాను అంటే సాధారణంగా నేను రేటెడ్ ఫీల్డ్ కరెంట్ను మెషీన్లోకి ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు నేను ఆ నిర్దిష్ట వేగం వద్ద రేటెడ్ వోల్టేజ్ పొందే విధంగా దీనిని తిప్పాలనుకుంటున్నాను కావున ప్రాథమికంగా నేను రేటెడ్ ఎక్సైటేషన్ వద్ద రేటెడ్ వేగంతో రేటెడ్ వోల్టేజ్ను పొందబోతున్నాను ఆ విధంగా మెషిన్ రూపకల్పన చేయబడుతుంది కాబట్టి వేగం ఖచ్చితంగా నా నియంత్రణలో ఉంటుంది ఒక కోణంలో ఎక్సైటేషన్ కూడా నా నియంత్రణలో ఉంటుంది నేను వాటిని బయటకు తీయడానికి కారణం అదే ఎందుకంటే నేను వాటిని మార్చాలనుకుంటే వాటిని మార్చగలను అందువలన మెషిన్ యొక్క ఈ ప్రత్యేక కాన్స్టెంట్KePZ2a ను సాధారణంగా బ్యాక్ EMF కాన్స్టెంట్ అంటారు మనము దీనిని EMF కాన్స్టెంట్ లేదా బ్యాక్ EMF కాన్స్టెంట్ అని పిలుస్తాము నేను బ్యాక్ EMF కాన్స్టెంట్ అని చెప్పడం చాలా అలవాటు చేసుకున్నాను ఎందుకంటే మోటారు విషయంలో మనం ఈ Keను బ్యాక్ EMF కాన్స్టెంట్ అని పిలుస్తాము మరియు నేను దానిని EMF కాన్స్టెంట్ అని పిలుస్తాను ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే జనరేటర్లో బ్యాక్ EMF లాంటిదేమీ లేదు కాబట్టి ఇది EMF కాన్స్టెంట్ కాబట్టి ఇది ప్రాథమికంగా మెషిన్లో ఉత్పత్తి చేయబడిన EMF కోసం సమీకరణాన్ని ఇస్తుంది కాబట్టి సాధారణంగా మెషిన్లో ఉత్పత్తి అయిన EMFemf ∝ అని నేను చెప్పగలను ϕ అనేది ఫ్లక్స్ ω నేను ఆర్మేచర్ను రొటేట్ చేసే వేగం సాధారణంగా ఇది DC మెషిన్ కు సంబంధించి చాలా ప్రధానమైన విషయం ఉత్పత్తి చేయబడిన EMF ఎల్లప్పుడూ ఒమేగా మరియు ఫ్లక్స్ లబ్దానికి అనులోమానుపాతంలో ఉంటుంది చాలా స్పష్టంగా ఇది ddt తో కూడా సమానంగా ఉంటుంది ఎందుకంటే d అనేది తప్పనిసరిగా ఫ్లక్స్ లో మార్పు ఎంతో తెలియజేస్తుంది dt అనేది కండక్టర్లు ఫ్లక్స్ ను కట్ చేసే రేటు సహజంగానే అవి వేగంగా తిరుగుతున్నాయి నేను ఖచ్చితంగా ప్రతి కండక్టర్లచే విజువలైజ్ చేయబడే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ చాలా ఎక్కువగా కలిగి ఉండబోతున్నాను కాబట్టి ఇది మెషిన్ యొక్క EMF సమీకరణం తరువాత మనం మళ్ళీ టార్క్ సమీకరణాన్ని పొందగలమా అని చూడటానికి ప్రయత్నిద్దాం ఎలక్ట్రో మెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ ప్రక్రియను చూస్తున్నప్పుడు టార్క్ సమీకరణం గురించి చాలా క్లుప్తంగా మాట్లాడాము అయితే ఇప్పుడు మనము అదే విషయాన్ని కొద్దిగా భిన్నమైన విధానంతో డిరైవ్ చేయబోతున్నాము వాస్తవానికి ఈ విధానము ఫోర్స్ అనేది Bilకు సమానము F Bil మళ్ళీ మనము ఒక సమయంలో ఒక కండక్టర్ను తీసుకోబోతున్నాము ఆపై ప్రతి కండక్టర్లచే డెవలప్ చేయబడిన ఫోర్స్ ఏమిటో మనం చూడబోతున్నాము మరియు చివరికి మొత్తం టార్క్ వద్దకు వస్తాము మనము ఇప్పటికే BP2rlఅని చెప్పుకున్నాము నేను దీనిని జస్ట్ మళ్లీ చెబుతున్నాను అంతే Φ ఒక పోల్ కు ఫ్లక్స్ P పోల్స్ సంఖ్య మరియు 2rl అనేది ఆర్మేచర్ యొక్క కర్వుడ్ సర్ఫేస్ ఏరియా i అనేది ప్రతి కండక్టర్ల ద్వారా తీసుకువెళ్ళే కరెంట్ నేను a పారలల్ పాత్ లను కలిగి ఉంటే నేను దీనిని కొన్ని స్లైడ్లకు ముందు చూపించాను ఒకవేళ నేను మొత్తం కరెంటును Iaగా కలిగి ఉండి నాలుగు పారలల్ పాత్స్ ఉంటే ప్రతి ఒక్క కండక్టర్లలో Ia4 మాత్రమే వెళుతుంది కాబట్టి స్పష్టంగా నేను ఎక్కువ సంఖ్యలో పారలల్ పాత్స్ కలిగి ఉంటే నేను iIaaగా కలిగి ఉంటాను ఇక్కడ a అనేది పారలల్ పాత్స్ సంఖ్య అందువలన ఒక కండక్టర్ కు ఫోర్స్P2rlIaal ఇది ఒక కండక్టర్ కు ఫోర్స్ బహుశా నేను రెండు కండక్టర్ల కోసం లేదా ఒక టర్న్ కోసం ఫోర్స్ లెక్కించాలి అనుకుంటే నేను దీనిని 2తో గుణించాలి ప్రతి టర్న్ కు ఫోర్స్ 2P2rlIaal ఇప్పుడు మొత్తానికి నాకు రెండు కండక్టర్లు కలిసి ఒక టర్న్ తయారవుతుంది నేను ఇక్కడ ఒక కండక్టర్ మరియు ఇక్కడ ఒక కండక్టర్ కలిగివుంటాను వాటిలో ఒకటి డాట్ ను తీసుకువెళుతుంది మరియు మరొకటి క్రాస్ తీసుకువెళుతుంది దీనివలన నేను ఒక కోణంలో పైకి ఫోర్సును కలిగి ఉంటాను మరొకటి క్రిందికి ఫోర్సును కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఒక జంటలా పనిచేస్తుంది అందువలన ఒకవేళ నేను టార్క్ కావాలనుకుంటే నేను దీనిని రొటేషన్ యొక్క రేడియస్ లేదా గైరేషన్ యొక్క రేడియస్ ద్వారా గుణించాలి మరియు రేడియస్ వాస్తవానికి r అని మనం ఊహించుకున్నాము అందువల్ల మనము కర్వుడ్ సర్ఫేస్ ఏరియాను 2r గా తీసుకున్నాము మరియు ఈ కండక్టర్లన్నీ సింక్రోనిజంలో పనిచేయబోతున్నాయి ప్రాథమికంగా ఇవన్నీ చివరికి పూర్తి రొటేషనల్ మోషన్ ను అందించడానికి చేతులు కలుపుతాయి కావున నేను ఇలా చెప్పాలి టార్క్ టర్న్ PrIaar ఇప్పుడు నేను దీనిని మొత్తం టర్న్స్ సంఖ్య తో గుణించాలి Z2అనేది టర్న్స్ సంఖ్య ఎందుకంటే నేను Iaaఅని రాయడం ద్వారా పారలల్ పాత్స్ గురించి జాగ్రత్త తీసుకున్నాను దీనివలన మొత్తానికి నేను చేయవలసినది ఏమిటంటే సింపుల్ గా టర్న్స్ సంఖ్యతో దీన్ని గుణించాలి మొత్తం టార్క్ PaIaZ2 నేను మళ్ళీ ఇలా పొందగలను నేను Φ మరియు Ia ను వెలుపలకి తీస్తాను దానివలన నేను ఇలా కలిగి ఉంటాను మొత్తం టార్క్PaIaZ2PZ2aIa కాబట్టిPZ2aమెషిన్ యొక్క కాన్స్టెంట్ గా ఉంటుంది నేను మనము అదే విషయానికి చేరుకున్నాము అని ఆశిస్తున్నాను మనం చూసినట్లయితే PZ2a అనేది EMF అదేవిధంగా PZ2aIa అనేది టార్క్ కాబట్టి నేను ఈ కాన్స్టెంట్ ను EMF కాన్స్టెంట్ లేదా టార్క్ కాన్స్టెంట్ అని పిలిస్తే నేను స్పీడ్ ను రేడియన్స్సెకన్ లలో చెప్పినంత వరకు ఇవి రెండూ సమానంగా చెల్లుబాటు అవుతాయి నేను రేడియన్స్సెకన్ లలో స్పీడ్ ను వ్యక్తపరిస్తే నా టార్క్ కాన్స్టెంట్ మరియు EMF కాన్స్టెంట్ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి నేనుPZ2aఇచ్చిన మెషిన్ కి కాన్స్టెంట్ అని చెప్తాను ఆ తర్వాత నేను తప్పనిసరిగా టార్క్ కాన్స్టెంట్ మరియు EMF కాన్స్టెంట్ వలె పనిచేసే ఒకే విషయాన్ని కలిగి ఉంటాను మరియు నేను ఫ్లక్స్ ను కాన్స్టెంట్ గా ఉంచి నేను ఆర్మేచర్ కరెంట్ను మారిస్తే టార్క్ లో వేరియేషన్ పొందుతాను ఒకవేళ మెషిన్ రేటెడ్ ఫ్లక్స్ వద్ద పనిచేస్తుంటే నేను నిజంగా రేటెడ్ ఆర్మేచర్ కరెంట్ను మెషిన్ ద్వారా పాస్ చేస్తే నేను రేటెడ్ టార్క్ పొందగలను అదేవిధంగా నేను రేటెడ్ వేగంతో తిరిగే జనరేటర్ కలిగి ఉంటే మరియు అది రేటెడ్ ఫ్లక్స్ కలిగి ఉంటే అది EMF యొక్క రేటెడ్ విలువను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ప్రాథమికంగా మెషిన్ నేమ్ ప్లేట్ వివరాలు మనము దానిని నేమ్ ప్లేట్ వివరాలు అని ఎందుకు పిలుస్తాం అంటే మీరు ఏదైనా మెషీన్ను చూస్తే ఒక మెటల్ ప్లేట్ గా అది మెషిన్ కి అతుక్కుపోయి ఉంటుంది అది మెషిన్ కి రివెట్ చేయబడి ఉంటుంది మెషిన్ యొక్క కిలోవాట్ రేటింగ్ ఏమిటి అనే దానిని కలిగి ఉంటుంది ఇది సాధారణంగా ఏ రకమైన వేగంతో నడుస్తుంది వోల్టేజ్ ఎంత మరియు మోటారు అయితే మీరు మెషిన్ ద్వారా ఎంత కరెంట్ పంపవచ్చు ఇది జెనరేటర్ అయితే మీరు మెషిన్ నుండి డ్రా చేయగల గరిష్ట కరెంట్ ఏమిటో పరోక్షంగా మీకు తెలియజేస్తుంది ఇచ్చిన ఎక్సైటేషన్ వద్ద రేటెడ్ వేగంతో రొటేట్ చేయబడితే అది ఉత్పత్తి చేయగల వోల్టేజ్ ఏమిటి అనే విషయాలు తెలియజేస్తాయి అందువలన దీనిని నేమ్ ప్లేట్ వివరాలు అని పిలుస్తారు నేమ్ ప్లేట్ వివరాలు ప్రాథమికంగా రేటెడ్ వోల్టేజ్ రేటెడ్ కరెంట్ రేటెడ్ స్పీడ్ రేటెడ్ ఫ్లక్స్ లేదా రేటెడ్ ఫీల్డ్ కరెంట్ విలువ ఎంత అనే విషయాన్ని కలిగి ఉంటాయి ఉదాహరణకు DC మెషీన్లో పవర్ రేటింగ్ ఈ విషయాలన్నీ సాధారణంగా మెషిన్ యొక్క నేమ్ ప్లేట్ వివరాలపై వ్రాయబడతాయి మీరు ఆర్మేచర్ రెసిస్టెన్స్ లేదా ఫీల్డ్ రెసిస్టెన్స్ లను పొందాలనుకుంటే వాటిని సాధారణంగా కొలుస్తారు మనము VI టెస్ట్ ను చేస్తాము అనగా మనం వోల్టేజ్ ను అప్లై చేస్తాము ఆపై మనం కరెంట్ పాస్ చేసి తర్వాత మనము VIR అని చెప్తాము మనము అలా టెస్ట్ చేస్తాము లేదా మీ మల్టీమీటర్ ఎంత ఖచ్చితమైనది లేదా చివరికి మీ పరీక్షలో మీకు ఎలాంటి ఖచ్చితత్వం అవసరం అనే దానిపై ఆధారపడి మనము మల్టీమీటర్ను ఉపయోగిస్తాము కాబట్టి సాధారణంగా నేమ్ ప్లేట్ వివరాలు ఈ డేటాను రేటెడ్ స్పీడ్ మరియు రేటెడ్ ఎక్సైటేషన్ వద్ద కలిగి ఉంటాయి దాని కోసం వోల్టేజ్ మరియు కరెంట్ స్పెసిఫై చేయబడతాయి మరియు టార్క్ కూడా ఇప్పుడు మనము ప్రాథమికంగా DC మెషిన్ కి అవసరమైన EMF సమీకరణం మరియు టార్క్ సమీకరణాన్ని చూశాము మొదట జనరేటర్ ఆపరేషన్స్ తో ప్రారంభిద్దాం ఏదైనా జనరేటర్ యొక్క మొదటి మరియు అన్నిటికంటే ముఖ్యమైన లక్షణాలలో ఒకటి నేను దానిని లోడ్ చేయకపోతే ఎంత వోల్టేజ్ ను ఉత్పత్తి చేయగలదు ఎందుకంటే మనం ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ వైపు చూస్తున్నాము ఇచ్చిన స్పీడ్ మరియు ఇచ్చిన ఎక్సైటేషన్ వద్ద ఎంత వోల్టేజ్ ఉత్పత్తి చేయగలదు ఇది కరెంట్ను సరఫరా చేయనప్పుడు మనము దీనిని ఓపెన్ సర్క్యూట్లో ఉన్నదని పిలుస్తాము అందువలన దీనిని ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టర్స్టిక్స్ అని పిలుస్తాము కాబట్టి ఒక జనరేటర్ యొక్క ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టర్స్టిక్స్ తప్పనిసరిగా మీకు ఇలా చెబుతాయి Y యాక్సిస్ మీద ఇది జనరేట్ చేయబడిన EMF అవుతుంది మెషిన్ ద్వారా జనరేట్ అయిన మొత్తం EMF అవుతుంది మరియు సాధారణంగా ఇక్కడ Ifఉంటుంది ఇది మీరు ఇచ్చిన వేగం వద్ద మెషిన్ ద్వారా పంపుతున్న ఫీల్డ్ కరెంట్ కాబట్టి నేను మెషిన్ ను ఒమేగా ω స్పీడ్ తో నడుపుతున్నట్లయితే నేను ω వద్ద ఇది జనరేట్ అయిన EMF గా కలిగివుంటాను నేను 2 గురించి మాట్లాడుతుంటే అది సగం ఉంటుంది కాబట్టి నేను ప్రాథమికంగా ఆరంభంలో లీనియర్ క్యారెక్టర్స్టిక్స్ మాదిరిగా కలిగి ఉంటాను నేను శాచ్యురేషన్ చేరనంత వరకు ఎప్పుడైతే నా ఐరన్ ఆధారిత ఫ్లక్స్ ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ పై డామినేట్ చేస్తూ ఉంటుందోఅప్పుడు శాచ్యురేషన్ మొదలవుతుంది అప్పటివరకు నేను లీనియర్ క్యారెక్టర్స్టిక్స్ ను కలిగి ఉంటాను ఖచ్చితంగా నేను ఫ్లక్స్ రెండు భాగాలుగా కలిగివుంటాను ఒకటి వాస్తవానికి ఎయిర్ గ్యాప్ లోని రిలక్టన్స్ వలన ఇది నిజానికి చాలా చిన్నదిగా ఉంటుంది ఐరన్ కారణంగా ఫ్లక్స్తో పోల్చితే ఈ ఫ్లక్స్ చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఎయిర్ రిలక్టన్స్ పాత్ వలన ఏర్పడిన ఫ్లక్స్ పైన ఆధిపత్యం చెలాయించే ఫెర్రో మాగ్నెటిక్ పోర్షన్ ఫ్లక్స్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు నేను శాచ్యురేషన్ నెమ్మదిగా మొదలవడాన్ని కలిగివుంటాను ప్రారంభంలో ఇది లీనియర్ గా అనిపించవచ్చు చివరికి అది పూర్తిగా శాచ్యురేట్ అవుతుంది ఎందుకంటే ఎయిర్ గ్యాప్ ఫ్లక్స్ మొత్తం ఫ్లక్స్ మీద ఎటువంటి డెంట్ చేయకపోవడమే దీనికి కారణం నేను ఫీల్డ్ కరెంట్ను నెమ్మదిగా పెంచుతూ ఉంటే ఈ రకమైన క్యారెక్టర్స్టిక్స్ చూడబోతున్నాను ఇక్కడ రీమనెంట్ ఫ్లక్స్ లేదని నేను ఊహించుకుంటున్నాను ఇప్పటికే రీమనెంట్ ఫ్లక్స్ ఉంటే నేను సున్నా ఫీల్డ్ కరెంట్తో కూడా కొంత వోల్టేజ్ చూపించాలి అక్కడ ఫీల్డ్ కరెంట్ అస్సలు లేదని ఊహించుకోండి మెషిన్లో రీమనెంట్ ఫ్లక్స్ కోసం కొంత మిగిలి ఉన్న ఫ్లక్స్ ఉంటే నేను దానిని ఫీల్డ్ కరెంట్ ఇవ్వకుండా నిర్దిష్ట వేగంతో రొటేట్ చేసినప్పుడు వోల్టేజ్ను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఈ రీమనెంట్ ఫ్లక్స్ బహుశా 10 వోల్ట్లు లేదా 15 వోల్ట్లకు అనుగుణమైన వోల్టేజ్ను ఉత్పత్తి చేస్తుంది లేదా నేను ఏ వేగంతో రొటేట్ చేస్తున్నాను అన్న దానిని బట్టి రేటెడ్ వోల్టేజ్ బహుశా 220 వోల్ట్లు అని చెప్పుకుంటే ఇది 15 లేదా 20 వోల్ట్లు మాత్రమే కావచ్చు అంతకంటే ఎక్కువ కాదు నేను స్థిరమైన ఫీల్డ్ కరెంట్ను అప్లై చేస్తుంటే నాకు స్థిరమైన వోల్టేజ్ ఉత్పత్తి అవుతూ ఉండాలి నేను చాలా స్పష్టంగా చూపిస్తున్నాను నేను వేరియబుల్ ఫీల్డ్ కరెంట్ను ఇస్తున్నాను ఎందుకంటే నా DC మెషీన్ యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఏ రకమైన బ్యాక్ EMF కాన్స్టెంట్ లేదా EMF కాన్స్టెంట్ కలిగి ఉంది అని చూడడానికి బదులుగా దానిని నేను దీని నుండి పొందగలుగుతాను అంతే కదా ఎందుకంటే నేను మెషిన్ ని ఏ వేగంతో రొటేట్ చేస్తున్నానో నాకు తెలుసు నేను మెషిన్లో అప్లై చేస్తున్న ఫీల్డ్ కరెంట్ ఏమిటో నాకు తెలుసు అందువలన జనరేటెడ్ EMF ని రేడియన్స్సెకండ్ లలో ఉన్న స్పీడ్ తో భాగిస్తే మరియు ఫీల్డ్ కరెంటుతో భాగిస్తే నాకు బ్యాక్ EMF కాన్స్టెంట్ లభిస్తుంది కాబట్టి ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టర్స్టిక్స్ మెషిన్ యొక్క బ్యాక్ EMF కాన్స్టెంట్ లేదా EMF కాన్స్టెంట్ ఏమిటో నిర్ణయించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఇది చివరికి టార్క్ ను లెక్కించడంలో కూడా ఉపయోగపడుతుంది తరువాతి తరగతిలో ఫీల్డ్ కనెక్షన్ ఆధారంగా DC మెషిన్ ల యొక్క వర్గీకరణను చూద్దాము